ఫైనాన్షియల్ అకౌంటింగ్కు స్వాగతం ఆర్థిక ప్రకటనలలో ఒకానొక ముఖ్యమైన ప్రకటన అయినటువంటి బ్యాలెన్స్ షీట్ పై చర్చను ప్రారంభించాము మనము దాదాపు పూర్తి చేసాము ఈ రోజు మరికొన్ని చర్చలు జరుపుతాము కాబట్టి మన అందరికీ తెలిసినట్లుగా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మనకు లాభం లేదా నష్టాన్ని ఇస్తుంది మరియు నాన్ ప్రాఫిట్ ఏంటిటీస్ అంటే లాభాపేక్షలేని సంస్థల విషయంలో దీనిని ఒక నిర్దిష్ట కాలానికి మిగులుగా పిలుస్తారు ఇది అన్ని ఆదాయాలు మరియు అన్ని ఖర్చులను జాబితా చేస్తుంది కాబట్టి దీనిలో రెండు అంశాలు ఉన్నాయి ఒకటి ఆదాయం మరియు రెండవది వ్యయం ఇది P L అకౌంట్ యొక్క చిన్న రూపం మరియు చాలా సరళమైన రూపం మనం కంపెనీల చట్టం యొక్క షెడ్యూల్ III ప్రకారం కూడా వివరణాత్మక రూపంలో P Lఅకౌంట్ ను చూసాము కాబట్టి ఇది రాబడి నుండి మొదలవుతుంది లేదా సంస్థ యొక్క ఆదాయం నుండి మొదలవుతుంది తరువాత ఇతర ఆదాయం ఇవన్నీ కలిపితే మొత్తం ఆదాయాన్ని పొందుతారు అప్పుడు IV అంశం లో మీరు ఖర్చులను చూడగలరు

మీరు దీనిని అర్థం చేసుకున్నారని నేను భావిస్తున్నాను డిప్రిసియేషన్ యొక్క మరిన్ని పద్ధతులు మనం తరువాత చూస్తాము కాని డిప్రిసియేషన్ అనేది ప్రత్యేకమైనది ఎందుకంటే ఇది నగదు రహిత వ్యయం మీరు దాని కోసం ఎటువంటి నగదు చెల్లించరు కానీ ఆస్తుల విలువలో పతనం ఉంటుంది కాబట్టి మీరు దాన్ని నమోదు చేస్తారు కాబట్టి ఈ ఆరు అంశాలను తీసుకున్న తర్వాత మీకు మొత్తం ఖర్చు వస్తుంది ఇప్పుడు III వ అంశం నుంచి IV వ అంశాన్ని తీసివేస్తే మీకు లాభం వస్తుంది ఇది మీ ప్రారంభ లాభం ఇప్పుడు అక్కడ మరికొన్ని అంశాలు పరిగణించబడతాయి అవి ఎక్సెప్షనల్ అంటే పన్నులను మాత్రమే పరిగణించలేదు ఇప్పుడు IX నుండి మనము పన్నులను తీసి వేస్తాము మీకు టాక్స్ ఎక్స్పెన్స్ అంటే పరోక్ష పన్ను కాబట్టి పరోక్ష పన్నులు మీ ఖర్చులో భాగం కాబట్టి ఇది ఇప్పటికే ఈ ఖర్చులలో చేర్చబడింది కాబట్టి మీరు ఇక్కడ టాక్స్ ఎక్స్పెన్స్ అంటే వాయిదాపడిన పన్నులుగా పిలుస్తారు

మొదట మనం ఇన్కమ్ అంశాలు గా మనము వర్గీకరించిన ఇతర లాభాలు కూడా ఉన్నాయి మీరు నన్ను అర్థం చేసుకుంటున్నారా

కాబట్టి ఇది ఆదాయం యొక్క సంభావిత అవగాహన

మరొకటి ఎక్స్పెన్స్ అంటే ఖర్చుగా పిలుస్తారు ఇప్పుడు ఖర్చులు కూడా రెండు రకాలు ఇది సాధారణ వ్యాపార కార్యకలాపాల లో ఉన్నప్పుడు మనము దానిని ఖర్చుగా పిలుస్తాము మీరు అద్దె చెల్లించవచ్చు జీతం చెల్లించవచ్చు విద్యుత్ ఛార్జీలు చెల్లించవచ్చు మరియు ప్రయాణ ఖర్చులు చెల్లించవచ్చు ఇవన్నీ ఖర్చులకు ఉదాహరణలు నష్టం అని పిలువబడే విభిన్నమైన వ్యయం కూడా ఉంది ఇది సాధారణ పరిస్థితిలో లేదు మీరు ఒక యంత్రాన్ని కొనుగోలు చేశారు అనుకుందాం యంత్రం యొక్క జీవితం 5 సంవత్సరాలు అప్పుడు ప్రతి సంవత్సరం యంత్రం యొక్క విలువ క్షీణిస్తుంది దీనినే డిప్రిసియేషన్ గా మరియు కొన్ని సందర్భాల్లో కార్యకలాపాలను నిలిపి వేసినప్పటి ఖర్చులు గా వర్గీకరిస్తాము కాని సాధారణంగా IV లోని అంశాలు రోజువారీ ఖర్చులు మీరు అర్థం చేసుకుంటున్నారా ఇది P L అకౌంట్ యొక్క ఆదాయాలు మరియు వ్యయాల జాబితా

అప్పటి వరకు మీరు ఆ P L అకౌంట్ మరియు బ్యాలెన్స్ షీట్లను చదవడం ద్వారా మిమ్మల్ని మీరు మెరుగు పరుచుకుంటూ ఉండండి దీనితో మనము చర్చను ఇక్కడ ఆపుతాము నమస్తే